స్ట్రక్టర్ లపై ఈ మాడ్యూల్కు స్వాగతం ఈ మాడ్యూల్లో మనం స్ట్రక్చర్లను ఎలా ఉపయోగించాలి మరియు స్ట్రక్చర్లకు పాయింటర్లను ఎలా ఉపయోగించాలి అనే అంశాలను చూడబోతున్నాం ఇది చాలా చోట్ల ఉపయోగపడే విషయం తర్వాత కోర్సులో కూడా మీరు లింక్డ్ లిస్ట్ మొదలైనవాటిని చూస్తారు దాని కోసం మీకు స్ట్రక్టర్ లు మాత్రమే కాదు స్ట్రక్టర్ లకు పాయింటర్లు కూడా అవసరం ఈ ఉపన్యాసంలో మనం ఈ ప్రాథమిక డేటా స్ట్రక్టర్ కాంప్లెక్స్ నంబర్లు అని పిలువబడే ప్రాథమిక స్ట్రక్టర్స్ ని చూద్దాం C మీకు కాంప్లెక్స్ నంబర్ల కోసం డేటా రకాన్ని ఇవ్వదు మీకు దానిని అందించే కొన్ని భాషలు ఉన్నాయి కానీ C మీకు దానిని అందించదు మరియు కాంప్లెక్స్ నంబర్లను పొందడానికి ఒక మార్గం నకిలీ చేయడం మనం ఏమి చేస్తాం అంటే కాంప్లెక్స్ అని పిలువబడే ఒక స్ట్రక్టర్ ని నిర్వచిస్తాము మరియు కాంప్లెక్స్ స్ట్రక్టర్ రెండు ఫీల్డ్లు లేదా రెండు మెంబర్లను కలిగి ఉంటుంది అవి రియల్ మరియు ఇమాజినరీ మనము దీన్ని మన కాంప్లెక్స్ నంబర్గా ఉంచబోతున్నాము కాబట్టి కాంప్లెక్స్ నంబర్ రియల్ మరియు ఇమాజినరీ నంబర్ను కలిగి ఉంటుంది మరియు ఇక నుండి కాంప్లెక్స్ అనేది నేను ఉపయోగించగల డేటా టైప్ నేను ఈ డేటా టైప్ని తీసుకోగలను దానిని ఫంక్షన్లకు పంపగలను వాటిని ఫంక్షన్ల నుండి తిరిగి పంపగలను మరియు మొదలైనవి నేను సమ్ అని పిలవబడే ఒక ఫంక్షన్ ని వ్రాయబోతున్నాను ఇది రెండు కాంప్లెక్స్ నంబర్లు m మరియు n తీసుకొని కాంప్లెక్స్ నంబర్ను అందిస్తుంది మనము ప్రాడక్ట్ అనే ఫంక్షన్ను కూడా వ్రాయబోతున్నాము ఇది మళ్లీ రెండు కాంప్లెక్స్ నంబర్లను తీసుకొని కాంప్లెక్స్ నంబర్లను అందిస్తుంది కాబట్టి ఇది కొంత కోణంలో రెండు ప్రాథమిక డేటా టైప్ని పాస్ చేయడం మరియు దాని నుండి విలువను పొందడం వంటిది కాబట్టి C స్ట్రక్చర్ ఫంక్షన్లకు డేటా పంపకుండా లేదా ఫంక్షన్ల నుండి డేటా గ్రహించకుండా మిమ్మల్ని నిరోధించదు ఇది ఎలా చేయవచ్చో చూద్దాం ఇక్కడ మొదటి లైన్ లో మనము 4 a b c మరియు d కాంప్లెక్స్ నంబర్ల కోసం డిక్లరేషన్ చేస్తాము మనము కాంప్లెక్స్ నంబర్ c ను కాంప్లెక్స్ నంబర్ a మరియు b ల మొత్తంగా తీసుకోబోతున్నాము మరియు కాంప్లెక్స్ నంబర్ d అనేది కాంప్లెక్స్ నంబర్ల a మరియు b ల లబ్దముగా భావించబడుతుంది కాబట్టి మనము ముందుగా ముందుకు వెళ్లి a మరియు b యొక్క నిజమైన మరియు ఇమాజినరీ భాగాలను స్కాన్ చేస్తాము మరియు అది పూర్తయిన తర్వాత నేను ఇలాంటివి చేయాలనుకుంటున్నాను c sumab అది సంబంధిత రియల్ విలువలను జోడించి దానిని c యొక్క రియల్ విలువగా ఉంచుతుంది b యొక్క ఇమాజినరీ విలువలను తీసుకుని దానిని కూడిక చేసి దానిని c యొక్క ఇమాజినరీ విలువలో ఉంచుతుంది నేను ab యొక్క లబ్దము ప్రింట్ సమ్ మరియు ప్రాడక్ట్ వంటి వాటిని కూడా చేయాలనుకోవచ్చు ఇది నేను చేయాలనుకుంటున్నది సమ్ ఫంక్షన్ మరియు ప్రాడక్ట్ ఫంక్షన్ లు ఎలా రిటర్న్ చేస్తుందో చూద్దాం సమ్ ఫంక్షన్ రెండు కాంప్లెక్స్ నంబర్లను m మరియు n తీసుకోవాలి కాబట్టి లోపల మనకు కాంప్లెక్స్ p అనే లోకల్ వేరియబుల్ ఉంది p అనేది లోకల్ వేరియబుల్ p యొక్క రియల్ విలువ m డాట్ రియల్ మరియు n డాట్ రియల్ సంకలనంయాడ్ చేయబడుతుంది మరియు p యొక్క ఇమాజినరీ విలువ m డాట్ ఇమాజినరీ మరియు n డాట్ ఇమాజినరీ సంకలనంయాడ్ చేయబడుతుంది మరియు మీరు దానిని కాలర్కు తిరిగి పంపుతారు ఇక్కడ మీరు గమనించినట్లయితే p విలువ కాల్ చేసిన దానికి తిరిగి పంపించబడింది ఇక్కడ p కాలర్కు తిరిగి పంపించబడింది అని మీరు చూడవచ్చు మీరు కాలర్ వద్దకు తిరిగి వెళితే కాలర్ కాంప్లెక్స్ నంబర్ల రకంలో ఏదో ఒకటి ఆశిస్తుంది ఎడమ వైపు కాంప్లెక్స్ నంబర్ ఉంది కాబట్టి అక్కడ అంతా బాగానే ఉంది అదేవిధంగా నాకు లబ్దము కావాలంటే రెండు కాంప్లెక్స్ నంబర్ల లబ్దము క్రింది విధంగా ఇవ్వబడిందని మనకు తెలుసు కాబట్టి రియల్ భాగం అనేది రియల్ భాగం యొక్క లబ్దము మైనస్ ఇమాజినరీ భాగం యొక్క లబ్దము నుండి వస్తుంది ఇమాజినరీ భాగం అనేది రియల్ మరియు ఇమాజినరీ లబ్దముల కూడిక నుండి వస్తుంది ఇది మీకు రియల్ భాగాన్ని ఇస్తుంది మరియు ఇది ఇమాజినరీ భాగాన్ని ఇస్తుంది మళ్లీ మన వద్ద p టైప్ యొక్క లోకల్ వేరియబుల్ ఉంది మరియు మీరు p డాట్ రియల్ మరియు p డాట్ ఇమాజినరీలోకి ఏమి వెళ్లాలి గణన చేస్తారు మరియు మీరు pని తిరిగి ఇవ్వాలి కాబట్టి మీరు కాంప్లెక్స్ నంబర్ను తిరిగి ఇస్తున్నారు మరియు మీరు తిరిగి పొందిన కాంప్లెక్స్ నంబర్ ఇది ప్రాడక్ట్ కాంప్లెక్స్ నంబర్ ఇది మీరు తిరిగి పొందే కాంప్లెక్స్ నంబర్ రియల్ భాగం d యొక్క రియల్ భాగానికి కాపీ చేయబడుతుంది మరియు మీరు తిరిగి పొందిన ఇమాజినరీ భాగం d యొక్క ఇమాజినరీ భాగానికి కాపీ చేయబడుతుంది కాబట్టి స్ట్రక్చర్ వేరియబుల్స్ని ఫంక్షన్లకు పంపడానికి మరియు ఫంక్షన్ల నుండి స్ట్రక్చర్లను తిరిగి పొందడానికి ఇది మార్గం దానికి పాయింటర్లను పంపించే విధానాన్ని నేను మీకు చూపించలేదు మనము ఇప్పుడు దీన్ని చేస్తాము ఈ ప్రాథమిక విషయాన్ని చూద్దాం మన వద్ద ఉన్నది మీరు పాయింట్టైప్ pt1ని కలిగి ఉంటారు కాబట్టి పాయింట్టైప్ పాయింట్1 మరియు స్టార్ ptr ఉంది దీన్ని కొంచెం నెమ్మదిగా వివరిస్తాను పాయింట్టైప్ అనేది స్ట్రక్ట్ పాయింట్గా నిర్వచించబడిందని మనకు ఇప్పటికే తెలుసు కాబట్టి పాయింట్1 అనేది డేటా టైప్ స్ట్రక్ట్ పాయింట్ యొక్క వేరియబుల్ మరియు మరోవైపు స్టార్ ptr అనేది పాయింట్ టైప్ స్ట్రక్టర్ కి పాయింటర్ కాబట్టి ఇది పాయింటర్ టు పాయింట్టైప్ డేటా టైప్ ఇక్కడ ఇది ఒక ప్రాథమిక వేరియబుల్ వంటిది మరియు ఇది ఒక పాయింటర్ మాత్రమే కాబట్టి మనం point1 అని చెప్పినప్పుడు మనం నిజానికి రెండు మెంబర్లను x మరియు y లను కేటాయించి దానిని point1కి ఇస్తాము అయితే మనం pointType స్టార్ ptr అని చెప్పినప్పుడు మనము స్ట్రక్టర్ కోసం కేటాయింపు చేయము మనము స్ట్రక్టర్ ని సూచించగల పాయింటర్ కోసం స్థలాన్ని కేటాయిస్తాము మనము ఇంకా స్ట్రక్టర్ ని కేటాయించము కాబట్టి పాయింట్ 1 అనేది 3 4 పాయింట్ ఇది మీకు x కోఆర్డినేట్ 3 మరియు y కోఆర్డినేట్ 4 అనే పాయింట్ను ఇస్తుంది ఇప్పుడు మీరు ప్రాథమిక డేటా టైప్ లపై చేసిన పనులను మీరు చేయవచ్చు ptr అనేది పాయింట్1 యొక్క యాంపర్సండ్ స్ట్రక్టర్ point1 యొక్క అడ్డ్రస్ ను తీసుకొని దానిని ptrకి కేటాయిస్తుంది అని గుర్తుంచుకోండి ఇది పాయింట్1 మెంబర్ల అడ్డ్రస్ ను తీసుకోదు ఇది మొత్తం స్ట్రక్టర్ పాయింట్1 యొక్క అడ్డ్రస్ ను తీసుకుంటుంది మరియు దానిని ptrకి విలువగా పాస్ చేస్తుంది కాబట్టి ఈ సమయంలో ptr అనేది స్ట్రక్టర్ ని సూచించబోతోంది కాబట్టి పాయింట్ 1 ఈ రకమైనదని చెప్పినట్లయితే ఇది పాయింట్ 1 ఇది కొంత x మరియు y కోఆర్డినేట్ను కలిగి ఉంటుంది మరియు ఈ మొత్తం విషయం కొంత మెమరీ లోపల కూర్చోబోతోంది అది ఎక్కడో కూర్చుంటుంది మనము ptr అని చెప్పినప్పుడు ptr కూడా ఒక మెమరీ స్థానాన్ని పొందబోతోంది మరియు ప్రస్తుతానికి అది ఎక్కడా సూచించబడదు మీరు ptr యాంపర్సండ్ పాయింట్1 అని చెప్పినప్పుడు అది ఇక్కడ స్ట్రక్టర్ ని సూచించడం ప్రారంభిస్తుంది సాంకేతికంగా ఇది స్ట్రక్టర్ యొక్క మొదటి మెంబర్ యొక్క మొదటి బైట్ను సూచిస్తుంది అది ఆ స్థానానికి వెళుతుంది ఇప్పుడు మనము ప్రాథమిక డేటా టైప్లలో పాయింటర్ల కోసం చేసినట్లుగా దీన్ని ఎలా డిరిఫరెన్స్ చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నాము మరియు దానిని చేయడానికి స్టార్ ఆపరేటర్ అని పిలవబడేదాన్ని ఉపయోగించండి స్టార్ ఆపరేటర్లో ఇది ఏమి చేస్తుందో చూద్దాం కాబట్టి printf d d స్టార్ ptr డాట్ x కాబట్టి ptr అనేది డేటా టైప్ ఒక స్ట్రక్చర్కి పాయింటర్ నేను స్టార్ ptr చేస్తే నేను స్ట్రక్చర్ని పొందుతాను అందువల్ల నేను స్ట్రక్చర్ డాట్ x చేస్తే నేను మెంబర్ ని పొందుతాను కాబట్టి ఇక్కడ నీలిరంగు సర్కిల్లో మీరు చూసే విషయం సరైనది ఎందుకంటే మీరు స్ట్రక్చర్కు పాయింటర్గా ఉండే ptr తో ప్రారంభించారు మీరు స్టార్ ptr చేసినప్పుడు అది నిజానికి పాయింటర్ను డిరిఫరెన్స్ చేస్తుంది మరియు స్ట్రక్చర్ను పొందుతుంది మరియు మీరు స్ట్రక్చర్ డాట్ xని చూస్తున్నారు కాబట్టి ఇక్కడ వరుసగా మెంబర్ x మరియు మెంబర్ yని సూచిస్తుంది ఇక్కడ కుండలీకరణాలు నిజానికి కీలకమైనవి స్టార్ మరియు పారాన్తసిస్ వేర్వేరు ప్రిసిడెన్స్ లను కలిగి ఉంటాయి కాబట్టి మీరు ఈ మొత్తాన్ని లోపల ఉంచాలి స్టార్ మరియు ptr పారాన్తసిస్ లో ఉండాలి కానీ ఇది కొన్నిసార్లు చాలా శ్రమతో కూడుకున్నది కాబట్టి స్ట్రక్టర్ యొక్క పాయింటర్ ద్వారా సూచించబడిన మెంబర్ ని చూడటానికి C మీకు మరొక సత్వర మార్గాన్ని ఇస్తుంది దానిని పునరావృతం చేస్తాను నేను స్ట్రక్టర్ యొక్క పాయింటర్ ద్వారా సూచించబడిన మెంబర్ ని పొందాలనుకుంటున్నాను కాబట్టి ఒక స్ట్రక్టర్ యొక్క పాయింటర్ ఇక్కడ ptr నేను x అనే ఈ మెంబర్ ని పొందాలనుకుంటున్నాను కాబట్టి అలా చేయడానికి ఒక మార్గం ptr యారో xని ఉపయోగించడం కాబట్టి ఇది యారో గుర్తు కాదు మీకు కీబోర్డ్లో యారో గుర్తు కనిపించదు నిజానికి డాష్ తర్వాత గ్రేటర్ థెన్ గుర్తు లేదా మైనస్ గుర్తు తర్వాత గ్రేటర్ థెన్ గుర్తు ఉంటుంది కాబట్టి ఇది రెండు అక్షరాలను కలిగి ఉంటుంది కాబట్టి మీరు ptr యారో x అని చెప్పినప్పుడు మీరు అలాంటిది చూస్తే దాని అర్థం ఏమిటి ptr అనేది పాయింటర్ డేటా టైప్ గా ఉంటుందని భావిస్తున్నారు ఇది కేవలం ఏదైనా పాయింటర్ కాదు ఇది ఒక స్ట్రక్చర్కి పాయింటర్ మరియు మీరు యారో ఉపయోగించినప్పుడు మీరు నిజంగా మెంబర్ ని చేరుకుంటారు కాబట్టి ptr యారో x మిమ్మల్ని ptr చూపుతున్న స్ట్రక్చర్లోని x మెంబర్కి తీసుకువెళుతుంది మరియు ptr యారో y మిమ్మల్ని ptr చూపుతున్న స్ట్రక్చర్లోని y మెంబర్కి తీసుకెళుతుంది కాబట్టి ptr ద్వారా సూచించబడిన విషయాలను సూచించడానికి ఇది ఒక మార్గం మీరు ఎల్లప్పుడూ స్టార్ ptr డాట్ x చేయవచ్చు కానీ మీరు స్టార్ ptr చుట్టూ పారాన్తసిస్ లను ఉపయోగించాలని గుర్తుంచుకోండి కాబట్టి ఇప్పుడు ప్రిసిడెన్స్ మరియు అసోసియేషన్ భావనను చూద్దాం నేను వివిధ ఆపరేటర్ల కలయికను కలిగి ఉంటే దేనికి ప్రిసిడెన్స్ లభిస్తుంది మరియు నేను ఎలా అర్థం చేసుకోవాలి ఆపరేటర్ల కలయిక కోసం నేను ఎడమ నుండి కుడికి లేదా కుడి నుండి ఎడమకు అనుబంధాన్ని కలిగి ఉన్నానా మనము దానిని పరిశీలిస్తాము కాబట్టి డాట్ మరియు యారో రెండూ ప్రిసిడెన్స్ సోపానక్రమంలో ఎగువన ఉన్నాయి కాబట్టి మీరు ప్లస్ మరియు మైనస్ మొదలైన వాటితో పాటు డాట్ మరియు యారో కలిగి ఉన్న వ్యక్తీకరణను కలిగి ఉంటే డాట్ మరియు యారో కి అన్నిటికంటే అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మనకు r అనే దీర్ఘచతురస్రం ఉంది మరియు మనకు దీర్ఘచతురస్రానికి పాయింటర్ ఉంటుంది దానిని rp అని పిలుస్తారు మరియు rp అనేది దీర్ఘచతురస్రాకార r కి సూచించేలా చేయబడింది కాబట్టి దీర్ఘచతురస్రం r కలిగి ఉండాలని గుర్తుంచుకోండి కాబట్టి ఇది దీర్ఘచతురస్రం r కోసం కేటాయించిన స్పేస్ అని చెప్పండి దీర్ఘచతురస్రం r దానికదే pt1 మరియు pt2 అని పిలవబడేవి ఉన్నాయి pt1 లో x మరియు y ఉన్నాయి pt2లో x మరియు y ఉన్నాయి కాబట్టి ఇది r కోసం లేఅవుట్ అవుతుంది r అనేది వేరియబుల్ స్ట్రక్ట్ రెక్ట్ అనేది డేటా టైప్ కాబట్టి ఇది r కోసం లేఅవుట్ ఇది రెక్ట్ మరియు rp కోసం కాదు మీరు struct రెక్ట్ స్టార్ rp అని చెప్పిన క్షణంలో rpకి మెమరీ లొకేషన్ వస్తుంది అది ఎక్కడో సూచించాలి మరియు అది దేనిని చూపుతుంది ఇది ఆంపర్సండ్ r కి పాయింట్ చేయబడుతుంది అంటే r యొక్క మొదటి మెంబర్ యొక్క మొదటి బైట్ను సూచిస్తుంది కాబట్టి ఇది వాస్తవానికి దీర్ఘచతురస్రం r లోపల pt1 యొక్క x ఉన్న అడ్డ్రస్ కు సూచించబడుతుంది కాబట్టి నేను r dot pt1 dot x అని చెప్పినట్లయితే నేను pt1 యొక్క x మెంబర్ ని సూచిస్తున్నాను నేను ఇలా కూడా చెప్పగలను rp యారో pt1 డాట్ x కాబట్టి ఈ సందర్భంలో rp యారో pt1 అనేది ఒక స్ట్రక్టర్ మరియు మీకు ఆ స్ట్రక్టర్ యొక్క మెంబర్ x కావాలి కాబట్టి ఇక్కడే ప్రిసిడెన్స్ మరియు అసోసియేషన్ చిత్రంలోకి వస్తాయి యారో మరియు డాట్ రెండూ ఒకే ప్రిసిడెన్స్ ను కలిగి ఉంటాయి మరియు వాటిని ఎడమ నుండి కుడికి పరిగణిస్తాము కాబట్టి rpకి సంబంధించి మొదట డీ రెఫరెన్సింగ్ చేయండి అది మనకు ఒక స్ట్రక్టర్ ని ఇస్తుంది మరియు ఆ స్ట్రక్టర్ డాట్ x మనకు మెంబర్ ని ఇస్తుంది కాబట్టి ఇది ఏమి చేయదు అంటే ఇది ఇలా అన్వయించబడలేదు నేను మొదట pt1 డాట్ x తీసుకుంటాను కాబట్టి pt1 డాట్ x దాని డేటా టైప్ ఏమిటి pt1 అనేది పాయింట్ డేటా టైప్ గల స్ట్రక్టర్ మరియు pt1 డాట్ x నిజానికి పూర్ణాంకం నేను rp యారో ఏదైనా చెప్పినట్లయితే rp యారో పూర్ణాంకం లేదు ఎందుకంటే rp అనేది దీర్ఘచతురస్రానికి పాయింటర్ మరియు దీర్ఘచతురస్రం లోపల పాయింట్లను మాత్రమే కలిగి ఉంటుంది దాని లోపల పూర్ణాంకాలు లేవు కాబట్టి అసోసియేషన్ ఎడమ నుండి కుడికి వెళ్ళింది మరియు ప్రిసిడెన్స్ కూడా ఎడమ నుండి కుడికి వెళ్ళింది ఇది సరైన వివరణ ఇది rp యారో pt1 డాట్ xగా వివరించబడలేదు మీకు అనుమానం ఉంటే అది ఏమి చేస్తుందో మీకు నిజంగా తెలియకపోతే మీరు చాలా జాగ్రత్తగా ఉండకపోతే మరియు మీరు ఖచ్చితంగా చెప్పాలనుకుంటే మీరు యారోలు పెట్టవచ్చు మీరు ఎల్లప్పుడూ వాటి చుట్టూ పారాన్తసిస్ ని ఉంచవచ్చు కాబట్టి ఈ సందర్భంలో మీరు ఎల్లప్పుడూ వాటి చుట్టూ పారాన్తసిస్ ను ఉంచవచ్చు ఈ సందర్భంలో మీరు పారాన్తసిస్లను ఉంచవచ్చు తద్వారా r dot pt1 టైప్ పాయింట్ యొక్క స్ట్రక్టర్ ని ఇవ్వాలి మరియు మీరు డాట్ x చేసినప్పుడు అది మీకు ఆ పాయింట్ యొక్క x మెంబర్ ని ఇస్తుంది మరియు అదేవిధంగా rp యారో pt1 మీకు డేటా టైప్ పాయింట్ యొక్క స్ట్రక్టర్ ని ఇస్తుంది మరియు డాట్ x చేయడానికి డేటా రకాన్ని తీసుకోవాలి అయితే rp యారో pt1 డాట్ x చేయడం తప్పు కాబట్టి ఇది స్ట్రక్టర్ లపై మరియు దానితో పాటు పాయింటర్లను ఎలా ఉపయోగించాలి అని చర్చించిన మాడ్యూల్ ముగింపుకు చేరుకున్నాము మీరు ప్లస్ మరియు మైనస్ వంటి ఆపరేటర్లను ఉపయోగించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరియు ముఖ్యంగా మీకు డాట్ ఆపరేటర్ ప్రిసిడెన్స్ మరియు యారో ఆపరేటర్లు ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్లస్ మరియు ప్లస్ ప్లస్ మరియు మైనస్ వంటి అనేక ఇతర విషయాల కంటే డాట్ మరియు యారో ఎక్కువ ప్రిసిడెన్స్ ను కలిగి ఉన్నాయని గుర్తుంచుకోండి మీకు సందేహం ఉన్నప్పుడు మీకు కావలసిన స్ట్రక్టర్ ల చుట్టూ ఎల్లప్పుడూ పారాన్తసిస్లను కుండలీకరణాలను ఉంచండి కాబట్టి ఇంతటితో మాడ్యూల్ ముగింపుకు చేరుకున్నాము మరియు వీక్షించినందుకు ధన్యవాదాలు